పవర్ సప్లై అయిన మొదటి బ్లాక్ యొక్క డిజైన్ను గీస్తాను IoT అప్లికేషన్ కోసం నేను నిర్మించదలిచిన ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క పవర్ సప్లై బ్లాక్ ఇది ఇది CPU లేదా రేడియో కావచ్చు మెమరీ కూడా ఉంది ఇవన్నీ అనుసంధానించబడి ఉంటాయి పవర్ సప్లై అవసరం రేడియో బ్లాక్ మరియు CPU మధ్య కమ్యూనికేషన్ ఉండాలి ఫ్లాష్ మెమరీ కూడా ఉంది అన్ని సిస్టమ్స్ అనగా ఫ్లాష్ మెమరీ రేడియో లేదా ఇతర పెరిఫెరల్ బ్లాక్లు CPU చేత ఉత్పత్తి చేయబడిన క్లాక్ ద్వారా పనిచేస్తాయి ఇది అనలాగ్ టూ డిజిటల్గా కూడా ఉంటుంది అన్ని అనలాగ్ సెన్సార్ ఇన్పుట్లను తీసుకునే ADC కన్వర్టర్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉండవచ్చు ఇది 8 ADC పోర్టులు లేదా 10 ADC పోర్టులు లేదా 12 ADC పోర్టులను కలిగి ఉంటుంది ఇది ఒక నిర్దిష్ట అనువర్తనం కోసం మీకు అవసరమైన కంట్రోలర్ రకంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంటర్ఫేస్ చేయగల మల్టిపుల్ ADC పోర్టులు ఉన్నాయి నేను ఈ సెషన్ లో ఈ బ్లాక్ గురించి విశదీకరిస్తాను మరియు దీనికి పవర్ సప్లై ఎలా రూపొందించబడుతుందో దానికి అనుసంధానించబడిన ఇతర బ్లాకులను అర్థం చేసుకుంటాను ఉదాహరణకు ADC బ్లాక్కు అనుసంధానించబడిన సెన్సార్లకు పవర్ అవసరం కాబట్టి పవర్ సప్లై ఈ బ్లాక్కు విద్యుత్తును అందుబాటులో ఉంచాలి ఇప్పుడు పవర్ సప్లై బ్లాక్ యొక్క ముఖ్య అవసరాలు గురించి చర్చిస్తాను ఇప్పుడు మనము ఎనర్జీ సోర్స్ ను పరిశీలిద్దాం ఎనర్జీ సోర్స్ ఏమిటి ఇది బ్యాటరీ కావచ్చు లేదా ట్రాన్స్ఫార్మర్ ద్వారా కపుల్ చేయబడిన జనరేటర్ కావచ్చు పవర్ ని ఉత్పత్తి చేసే సోర్సెస్ వోల్టేజ్ మరియు కరెంట్ వేరియేషన్లను కలిగి ఉంటాయి దీని అర్థం పవర్ సప్లై అంతరాయం కలగవచ్చు ఇది సమస్య కావచ్చు ఒకవేళ చాలా వేరియేషన్స్ ఉత్పత్తి చేయకపోతే అది పవర్ సప్లై యొక్క మంచి సోర్స్ గా పరిగణించబడుతుంది కానీ ఈ ఎనర్జీ సోర్స్ కు వోల్టేజ్ మరియు కరెంట్ వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి వేరియేషన్ లు హై పవర్ స్విచ్చింగ్ కారణంగా ఉన్నాయి ఇది సిస్టమ్ చిప్ SOC లో జరుగుతుంది ఇది నేను చర్చించిన అన్ని బ్లాక్లను కలిగి ఉంది వేరియేషన్ లు DSP ల నుండి కూడా కావచ్చు అంటే డిజిటల్ సిగ్నల్ చాలా హై స్పీడ్లో ప్రాసెస్ చెయ్యడం వల్ల పవర్ సప్లై లో చాలా హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది కాబట్టి పవర్ సప్లై లో వోల్టేజ్ రెగ్యులేటర్ పాత్ర అవసరం ఎందుకంటే పవర్ సప్లై స్టేబుల్ మరియు నమ్మదగినదిగా ఉండాలి ఇది ఏదైనా లోడ్ వోల్టేజ్ల హెచ్చుతగ్గుల నుండి స్వతంత్రంగా ఉండాలి కాబట్టి లోడ్ వోల్టేజ్ అవసరాలతో సంబంధం లేకుండా దాని రెగ్యులేటర్ ద్వారా పవర్ సప్లై నాకు అవసరమైన లక్షణాలను అందిస్తుంది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా క్లిష్టమైనది

పవర్ సప్లై బ్లాక్ త్వరగా స్పందించడం చాలా క్లిష్టమైనది ఇది తరచుగా విస్మరించబడే అంశం రెగ్యులేటర్ యొక్క బ్యాండ్విడ్త్ నిర్ణయించేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం దీన్ని డేటాషీట్లో చూడాలి పరిగణించవలసిన మరో విషయం ఏమిటంటే ఈ పవర్ సప్లై నేను పేర్కొన్న అన్ని లక్షణాలను నాకు ఇస్తుందని నిర్ధారించడానికి 'హెడ్ రూమ్' ని కూడా పరిగణించాలి ఇది స్థిరంగా మరియు కచ్చితంగా ఉండాలి కాబట్టి ఇవి పారామితులు మరియు అవసరాలు

వోల్టేజ్ రెగ్యులేటర్ అధిక మొత్తంలో శక్తిని వినియోగించకూడదు ఇది చాలా తక్కువ శక్తిని వినియోగించాలి కాబట్టి పవర్ సప్లై బ్లాక్లో ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇచ్చినప్పుడు రెగ్యులేటర్ చాలా ముఖ్యమైనది Vin నుండి Vout అంతటా డ్రాప్ సాధ్యమైనంత తక్కువగా ఉండాలి అయితే ఇది అవసరమైన పవర్ అవుట్పుట్ ని ఉత్పత్తి చేయగలగాలి ఇది అనేక విధాలుగా చేయవచ్చు నేను 12 వోల్ట్ బ్యాటరీ ద్వారా ఉత్పత్తి చేయగలను మరియు నాకు 12 వోల్ట్ బ్యాటరీ సోర్స్ ఉంది

బహుశా నాకు ఒక వోల్ట్ బ్యాటరీ ఉంది మరియు నేను 5 వోల్ట్లను అవుట్పుట్గా ఉత్పత్తి చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను 12 వోల్ట్ల ఇన్పుట్ ఇస్తాను మరియు నేను 5 వోల్ట్ల ఉత్పత్తి చేస్తాను దీని ద్వారా ప్రవహించే ఒక 'ఆంప్' లోడ్ కోసం ప్రస్తుత అవసరం 1 'ఆంప్' అనుకుందాం నా దెగ్గర 5 వాట్ల పవర్ ఉంది మరియు నేను ఇక్కడ 7 వోల్ట్లను డ్రాప్ చేస్తున్నాను 7 వోల్ట్ల ప్లస్ కరెంట్ వోల్టేజ్ రెగ్యులేటర్ ద్వారా ప్రవహిస్తోంది 7 వోల్ట్లు మరియు 1 ఆంప్ ప్రవహించడం వల్ల 7 వాట్ల భారీ 'హీట్ సింక్ ను ఇస్తుంది ఈ కారణంగా రెగ్యులేటర్ను చల్లగా ఉంచాలి కాబట్టి ఇది మంచి డిజైన్ కాదు మంచి డిజైన్లో 12 వోల్ట్ల బ్యాటరీ సోర్స్ ఉంటుంది

ఎదో ఒక యంత్రాంగం ద్వారా నేను దానిని 5 2 వోల్ట్లకు తీసుకువచ్చాను మరియు 5 వోల్ట్లను ఉత్పత్తి చేస్తాను వోల్టేజ్ రెగ్యులేటర్ లోడ్ను జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ బ్లాక్ 12 వోల్ట్లను తీసుకుంది మరియు ఇది అవుట్పుట్ వద్ద 5 2 ఇచ్చింది నేను 0 2 వోల్ట్లను డ్రాప్ చేసి 1 ఆంప్ కి మార్చినట్లయితే ఇది మునుపటి సిస్టం యొక్క హై పవర్ తో పోలిస్తే ఇప్పుడు 2 వందల మిల్లీవాట్లు ఉంటుంది కాబట్టి ఈ డ్రాప్ ముఖ్యమైనది కాదు మరియు 'హీట్ సింక్' అవసరం లేదు చాలా ఎంబెడెడ్ డిజైన్లు మరియు సర్క్యూట్లలో ఉండే భాగాలు ఇవే

నేను టాబ్లెట్ లేదా ఫోన్లు లేదా ఏదైనా ప్రముఖ గేట్వే బోర్డులు లేదా 'టెలోస్ B మైకా 2 నోడ్స్' లేదా 'మైకా Z' లేదా 'జోలేర్షియ ' 'Telos B Mica 2 nodes' or 'Mica Z' or 'Zolertia' వంటి 'మోట్ క్లాస్ పరికరాలు' వంటి 'సెన్సార్ బోర్డులు' వంటి ప్రసిద్ధ ఎంబెడెడ్ పరికరాలను తీసుకోవచ్చు ఇవన్నీ సుమారుగా ఎంబెడెడ్ సిస్టమ్సే ఎంబెడెడ్ బోర్డులకు ఫ్లాష్ ఉన్న CPU లేదా రేడియో కలిగి ఉండవచ్చు అలా కలిగి ఉన్న ఎంబెడెడ్ బోర్డులకు ప్రోగ్రామింగ్ కోసం USB తో ఇంటర్ఫేస్ అయి ఉండవచ్చు వాటిలో ఖచ్చితంగా వోల్టేజ్ రెగ్యులేటర్ బ్లాక్ కలిగి ఉంటుంది ఈ బ్లాక్ ఎంబెడెడ్ డిజైన్లో భాగం ఇది దీన్ని అనుసరిస్తుంది మరియు అమలు చేయబడే భాగం ఇక్కడ ఉంటుంది మరియు నేను 5 2 వోల్ట్లను ఇన్పుట్గా తీసుకొని అవుట్పుట్ వద్ద 5 వోల్ట్లను ఉత్పత్తి చేస్తాను నేను 5 వోల్ట్లను ఇన్పుట్గా తీసుకొని 3 3 వోల్ట్ల అవుట్పుట్ ని ఉత్పత్తి చేస్తాను ఇంకా డ్రాప్ గణనీయంగా లేదు ఇది కేవలం 1 7 వోల్ట్లు మాత్రమే ఉండి మరియు కరెంట్ చాలా ఎక్కువగా లేకపోతే రెగ్యులేటర్ బ్లాక్ ద్వారా 'పవర్ డిసిపేషన్' కి'power dissipation' ఏ 'హీట్ సింక్' అవసరం లేదు

ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్ బ్లాక్ గురించి చర్చిస్తాను దీనిని 'లో డ్రాప్ అవుట్ రెగ్యులేటర్' 'low drop out regulator' అని పిలుస్తారు 'లో డ్రాప్ అవుట్ రెగ్యులేటర్' 'low drop out regulator' ఒక 'లీనియర్ రెగ్యులేటర్ ' ఈ ఉదాహరణ లో ఈ బ్లాక్లో 12 వోల్ట్ బ్యాటరీ ఉంది మరియు 12 వోల్ట్లను ఇన్పుట్గా తీసుకుంటారు మరియు 5 2 అవుట్పుట్ వద్ద ఉత్పత్తి అవుతుంది నేను వివరించని ఈ బ్లాక్లో 5 వోల్ట్లు కనిపిస్తాయి ఈ బ్లాక్ను 'బ్లాక్ A' అంటారు మరియు ఈ బ్లాక్ ను 'బ్లాక్ B' అంటారు

'బ్లాక్ A' అనేది 'స్విచ్చింగ్ రెగ్యులేటర్' ఇక్కడ బ్లాక్లో చూపిన విధంగా లీనియర్ రెగ్యులేటర్ ను ఉపయోగించడం సాధ్యం కాదని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే దీనికి భారీ 'హీట్ సింక్' అవసరం ఇది అలా ఉంది ఎందుకంటే నేను రెగ్యులేటర్ అంతటా 7 వోల్ట్లను డిసిపేట్ చేస్తున్నాను మరియు 12 వోల్ట్ల ఇన్పుట్ కోసం అవుట్పుట్ వద్ద 5 వోల్ట్లను ఉత్పత్తి చేస్తున్నాను లోడ్ కరెంట్ 1 ఆంప్ అని నేను అనుకున్నాను ఇది ఆచరణీయమైన ఎంపిక కాదు మరియు 'స్విచింగ్ రెగ్యులేటర్' 'switching regulator' ను ఉపయోగించడం ద్వారా నాకు అవసరమైన దానికి దగ్గరగా ఉండటానికి నేను దాన్ని తగ్గించాను

కాబట్టి 'స్విచింగ్ రెగ్యులేటర్' ఒక ఎఫిసియెంట్ రెగ్యులేటర్ దాని కార్యాచరణలను తరువాత చర్చిస్తాను నేను ఇన్పుట్ వద్ద 5 2 వోల్ట్లను ఉపయోగించినప్పుడు అవుట్పుట్ వద్ద 5 వోల్ట్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాను ఇన్పుట్ అవుట్పుట్ 200 మిల్లీవోల్ట్లు మరియు ఇది 1 ఆంప్ కాబట్టి 'లో డ్రాపౌట్ రెగ్యులేటర్' 'low dropout regulator' అని పిలువబడే ఈ రెగ్యులేటర్లో 200 మిల్లీవాట్లు డిసిపేట్ అవుతున్నాయి ఇది లీనియర్ రెగ్యులేటర్

ఈ ఉదాహరణకు తిరిగి వద్దాము మేము స్విచ్చింగ్ రెగ్యులేటర్ స్విచ్ ను అన్వేషించనందున ఇక్కడ 5 2 వోల్ట్లు మ్యాజిక్ లా కనిపిస్తుంది దీని గురించి నేను తరువాత చర్చిస్తాను ఒక విధంగా నేను ఇక్కడ 5 వోల్ట్లను పొందుతున్నాను 2 వోల్ట్లు ఇన్పుట్ ప్రారంభంలో ఉంది మరియు Vout వద్ద నాకు 5 వోల్ట్లు లభిస్తాయి

'క్విసెంట్ కరెంట్' 'Quiescent current' ఆసక్తికరమైంది రెగ్యులేషన్ ను మరియు చర్చించబడిన అన్ని లక్షణాలను అందించడానికి 'క్విసెంట్ కరెంట్' 'Quiescent current' మైక్రోయాంప్స్లో ఉంది ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి స్వతంత్రంగా ఉండే స్థిరమైన అవుట్పుట్ ని కలిగి ఉండాలి రెగ్యులేటర్ అధిక స్థాయి పవర్ ని వినియోగించకపోతేనే ఇది సాధ్యమవుతుంది దీన్ని 'కాన్స్టాంట్ కరెంట్' 'constant current' అంటారు 'క్విసెంట్ కరెంట్' 'Quiescent current' ఇక నుంచి Iq చేత సూచించబడుతుంది మరియు ఇది సాధారణంగా మైక్రోయాంప్స్ క్రమంలో ఉంటుంది ఇది రెగ్యులేటర్ యొక్క ముఖ్యమైన లక్షణం రెగ్యులేటర్ లోపలి నుండి ఎలా కనిపిస్తుంది మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది లోపలికి ఒక సాధారణ 'లో డ్రాపౌట్ రెగ్యులేటర్' 'low dropout regulator' యొక్క చిత్రాన్ని గీయండి మొదటి విషయం యాంప్లిఫైయర్ యొక్క ప్లస్ మరియు మైనస్ యాంప్లిఫైయర్ ను అనేక విధాలుగా నిర్మించవచ్చు మీరు 'ఆప్ ఆంప్' 'op amp' ను కూడా యాంప్లిఫైయర్ గా భావించవచ్చు Vref అనేది ఒక రిఫరెన్స్ వోల్టేజ్ Vip ఒక ఇన్పుట్ Vip మరియు Vout మధ్య 'n MOSFET' అనే యాక్టీవ్ పరికరం ఉంది ఇది డిప్లీషన్ మోడ్ లో పనిచేస్తుంది నేను Vip మరియు Vout మధ్య ఉన్న ఈ n MOSFET ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం పొటెన్షియోమీటర్ తో భర్తీ చేసి రాస్తాను కానీ ఇది దాన్ని పూర్తి చెయ్యదు Vout ఇక్కడ ఉంది నేను ఈ సమానత్వాన్ని కొద్దిసేపట్లో వ్రాస్తాను మరియు ఈ పాయింట్ తీసుకొని కనెక్ట్ చేయడం ద్వారా చిత్రాన్ని పూర్తి చేస్తాను ఇది లోడ్ మరియు ఫీడ్బ్యాక్ నేను ఈ భాగాన్ని భర్తీ చేయగలను ఇది ఇక్కడ 'పొటెన్షియోమీటర్' 'potentiometer' తో ఉంది నేను దానిని వేరియబుల్ రెసిస్టర్ తో సూచించగలను ఇది 'పాస్ ఎలిమెంట్' 'pass element' ఇక్కడ నేను ఈ 'పాస్ ఎలిమెంట్' 'pass element' యొక్క కండక్టెన్స్ మారుస్తున్నాను ఆ వేరియేషన్ ఎప్పుడు జరుగుతుంది కండక్టెన్స్ లో మార్పు ఒక సాధారణ పోలిక పై ఆధారపడి ఉన్నప్పుడు ఆ మార్పు వస్తుంది ఆ పోలిక Vref మరియు Vout మధ్య ఉంది

నాకు Vip మరియు Vout మరియు Vref మరియు Vout ఉన్నాయి Vout మరియు Vref పోల్చబడ్డాయి మరియు డిఫరెన్స్ యాంప్లిఫై అవుతుంది ఇది 'n MOSFET' సిరీస్ ఎలిమెంట్ యొక్క గేట్ ఇన్పుట్కు పంపబడుతుంది ఇది Vip నుండి Vout వరకు కండక్షన్ ను పెంచుతుంది Vout ఎల్లప్పుడూ ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ వోల్టేజ్ వద్ద ఉంటుంది RL పెరిగిన ప్రతీసారి ఫీడ్బ్యాక్ పాయింట్ వద్ద మార్పు డిటెక్ట్ చేయబడుతుంది ఫీడ్బ్యాక్ పాయింట్ మరియు రిఫరెన్స్ పాయింట్ ను కంపేర్ చేసి వాటి మధ్య ఎర్రర్ ని యాంప్లిఫై చేసి సిరీస్ ఎలిమెంట్ యొక్క 'పాస్ సిరీస్ ఎలిమెంట్ గేట్' కి ట్రాన్స్మిట్ చేయబడుతుంది ఇది కండెక్షన్ ను పెంచుతుంది మరియు నేను Vout ను తిరిగి రెగ్యులేషన్ లోకి తీసుకురాగాలుగుతను ఈ సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది మరియు కరెంటు తగ్గితే దీనికి విరుద్ధంగా జరుగుతుంది మొత్తం లూప్ ను అదుపులో ఉంచుకునే మార్గం ఇది దీని కోసం సమయం తో నిరంతరంగా ఉన్న కంట్రోల్ సిగ్నల్ వాటిపై ఉంచబడుతుంది కరెంటు ఫ్లో కూడా నిరంతరాయంగా ఉంటుంది 'రెగ్యులేటర్' ఒక 'లీనియర్ రెగ్యులేటర్' అని గుర్తించడానికి ఈ రెండు లక్షణాలు నాకు సహాయపడతాయి ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య కనెక్ట్ చేయబడిన సిరీస్ పాస్ స్విచ్ను కంట్రోల్ సిగ్నల్ ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది Vout ఎల్లప్పుడూ రెగ్యులేషన్ లో ఉందని నిర్దారించచ్చు ఇది స్టేబుల్ నాయిస్ ఫ్రీ మరియు ఆక్యురేట్ లక్షణాలను కలిగి ఉన్న 'లో డ్రాపౌట్ రెగ్యులేటర్' 'low dropout regulator' యొక్క సాధారణ సర్క్యూట్ LDO మంచి బ్యాండ్విడ్త్ పెర్ఫార్మన్స్ కలిగి ఉందని నేను నిర్ధారించుకోవాలి మరియు నేను డేటాషీట్ లను చూసినప్పుడు ఈ స్పెసిఫికేషన్ ను చూడవచ్చు ఈ బ్లాక్ A నేను ఇప్పటికే చెప్పిన స్విచ్చింగ్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ను స్విచింగ్ రెగ్యులేటర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ఎసి ఇన్పుట్ మరియు డిసి ఇన్పుట్ కూడా తీసుకోగలదు ఈ స్విచ్చింగ్ రెగ్యులేటర్ లోపలి నుండి ఎలా కనిపిస్తుందో నేను చూపిస్తాను నేను ఇక్కడ చూపించిన వాటికి ఇది చాలా భిన్నంగా లేదు ఒక యాంప్లిఫైయర్ ఉంది మరియు అదనపు బ్లాక్ ఉంది ఇప్పటికీ కంట్రోల్ ఉంది ఒక విషయం ఏమిటంటే కరెంటు ఫ్లో మరియు కంట్రోల్ సిగ్నల్ టైం పరంగా కంటిన్యూయస్ గా ఉండదు స్విచ్చింగ్ రెగ్యులేటర్ యొక్క బ్లాక్ రేఖాచిత్రాన్ని చూపించడం ద్వారా దీన్ని పూర్తి చేద్దాం నాకు రిఫరెన్స్ బ్లాక్ మరియు 'PWM బ్లాక్' అని పిలువబడే మరొక బ్లాక్ అవసరం 'PWM బ్లాక్' లో నేను ఒక పిరియాడికెల్లి టైం వేరియింగ్ అనలాగ్ సిగ్నల్ పొందుతాను తరువాత అది ఎనర్జీ బ్లాక్కు ప్రసారం చేయబడే ఒక విధమైన డిజిటల్ పల్సెస్ గా మార్చబడుతుంది కాబట్టి నేను దానిని ఎనర్జీ ట్రాన్స్ఫర్ బ్లాక్ అని పిలుస్తాను ఎనర్జీ ట్రాన్స్ఫర్ బ్లాక్ లో చాలా ఇండక్టర్లు మరియు స్విచ్లు ఉన్నాయి నేను దీన్ని తీసివేసి 'MOSFET ల' వంటి యాక్టీవ్ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో సూచిస్తాను ఇండక్టర్లు కు కెపాసిటర్లను కలిగి ఉన్నందున అవి చివరికి ఇతర కెపాసిటర్లతో Vout కు దారి తీస్తాయి అవి అన్నీ అనుసంధానించబడి ఉంటాయి మరియు అవి నాకు DC ని ఇస్తాయి ఇది చాలా బాగుంది నేను Vout తిరిగి ఉంచుతాను DC నేరుగా ముందుకు ఉంది దీనికి ఖచ్చితమైన నాయిస్ ఫ్రీ అవుట్పుట్ సిగ్నల్ లేదు LDO నుండి వచ్చే అవుట్పుట్ వద్ద కొంచెం నాయిసి సిగ్నల్ పొందవచ్చు మరియు నేను దానిని ఎదుర్కోవలసి ఉంటుంది DC ఇలా కనిపిస్తే అదృష్టం DC ని ఓవర్రైడ్ చేసే ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ ఉంది నేను అన్ని ఫ్రీక్వెన్సీ కంపోనెంట్లను 0 కి సమానంగా చేస్తాను దీని కారణంగా నాకు బలమైన DC సిగ్నల్ లభిస్తుంది ఫ్లూక్టువేటింగా ఉన్న ఈ Vout ను నేను ఎలా పొందగలను అనేది ప్రశ్న

LDO చేయగలదు ఇది DC ని ఓవర్రైడ్ చేసే ఫ్లూక్టువేటింగ్ AC కంపోనెంట్ ని తీసుకోని ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ ని సాధ్యమైనంతవరకు ఫిల్టర్ చేసి నాకు స్థిరమైన DC అవుట్పుట్ ఇవ్వగలదు

LDO గురించి ఇది మరొక ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు లీనియర్ రెగ్యులేటర్ గురించి చర్చిస్తాను నేను లీనియర్ రెగ్యులేటర్ యొక్క విలక్షణ అనువర్తనాలను నిర్ణీత సమయంలో కవర్ చేసాను నేను IoT సిస్టం రూపొందించినప్పుడు ఎంబెడెడ్ అనువర్తనాలు ముఖ్యమైనవి IoT అనువర్తనం కోసం రెస్పాన్స్ టైం చాలా క్లిష్టమైనది మరియు నేను దాన్ని కొన్ని సంఖ్యల లో ఉంచుతాను ఇవన్నీ రెగ్యులేటర్ యొక్క బ్యాండ్విడ్త్కు దారితీస్తుంది

దీని కోసం డేటాషీట్ లో ఒక నిర్దిష్ట సంఖ్యను సూచించే స్పెసిఫికేషన్ కోసం నేను తప్పక చూడాలి కాబట్టి నేను దాని గురించి కొన్ని విషయాలు చర్చిస్తాను మరియు తరువాత నేను LDO పై కేస్ స్టడీస్కు వెళ్తాను 'బ్లాక్ A' అయిన స్విచింగ్ రెగ్యులేటర్ తో పోల్చితే రెస్పాన్స్ టైం చర్చించడం చాలా సులభం మరియు ఈ స్విచ్చింగ్ రెగ్యులేటర్ 5

2 వోల్ట్ల కు వస్తుంది LDO వేగంగా పని చేస్తుంది కాని స్విచ్చింగ్ రెగ్యులేటర్ నెమ్మదిగా పని చేస్తుంది కానీ ఎందుకు నెమ్మదిగా పని చేస్తుంది ఎందుకంటే ఇది అనలాగ్ సిగ్నల్ ను పల్స్ ట్రైన్ గా మారుస్తుంది కాబట్టి

దీనికి ఫీడ్బ్యాక్ కూడా వస్తోంది నేను దానిని లోడ్ నుండి కనెక్ట్ చేస్తాను ఇది Vout నేను Vout నమూనా తీసుకోని కనెక్ట్ చేయాలి నేను ఈ చిత్రాలను చూపించిన ప్రతిసారీ లీనియర్ రెగ్యులేటర్ ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రతిసారీ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు అది ఇక్కడ కూడా ఉండాలి ఇది లీనియర్ యాంప్లిఫైయర్ యొక్క నెగటివ్ ఇన్పుట్కు ఇవ్వబడుతుంది మరియు ఇది ఎర్రర్ యాంప్లిఫైయర్ కూడా

అనలాగ్ సిగ్నల్ చాలావరకు పల్స్ ట్రైన్ గా మార్చబడుతుంది కానీ అది అంత సులభం కాదు పల్స్ ట్రైన్ గా మార్చబడిన అనలాగ్ సిగ్నల్ అంటే మీకు 'క్లాక్"clock' 'కంపారేటర్' 'comparator' అవసరం మరియు మీకు 'నాన్ ఓవర్ ల్యాపింగ్ డిజిటల్ డ్రైవర్లు' 'non overlapping digital drivers' అవసరం కావచ్చు మీకు 'సా టూత్ ట్రైయాంగిలార్ వేవ్ జనరేటర్' 'sawtooth triangular wave generator' వంటి 'ట్రైయాంగిలార్ వేవ్ జనరేటర్' 'triangular wave generator' అవసరం దీని అర్థం చాలా సర్క్యూట్రీ ఉంటుంది మరియు చాలా అదనపు భాగాలు అవసరం కాబట్టి ఈ బ్లాక్ సరళంగా ఉండదు ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ స్థిరంగా ఉండాలని నేను కోరుకుంటే బ్యాండ్విడ్త్ మారే ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉండాలి ఇది స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉండాలి ఈ భాగాల యొక్క స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఒక డికేడ్ తక్కువగా ఉందని నేను నిర్ధారించుకోవాలి అప్పుడే నెగటివ్ ఫీడ్బ్యాక్ స్థిరంగా ఉంటుంది అప్పుడు మాత్రమే నేను సరైన Vout పొందగలుగుతాను ఈ షరతు నెరవేరితేనే మొత్తం రెగ్యులేషన్ జరుగుతుంది దీని అర్థం స్విచ్చింగ్ చాలా ఎక్కువ వేగంతో జరుగుతుంది మరియు ఈ లైన్లోని నాయిస్ అంటే స్విచ్చింగ్ నాయిస్ కూడా తొలగించడం అంత సులభం కాదు కాబట్టి DC అవుట్పుట్ తో జోక్యం చేసుకునే ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ లు ఉన్నాయి

నేను స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీని కూడా పెంచగలను నేను స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే స్విచ్చింగ్ లాస్సెస్ ఎక్కువగా ఉంటాయి స్విచ్చింగ్ లాస్సెస్ తో ముగించడానికి నేను ఇష్టపడను కాబట్టి నేను స్విచ్చింగ్ లాస్సెస్ ను డిసిపెట్ చేయాలి అందుకు నాకు హైలీ రేటెడ్ కంపోనెంట్స్ హీట్ సింక్ అవసరం నేను అలా చేయాలనుకోవడం లేదు నెగటివ్ ఫీడ్బ్యాక్ స్థిరంగా ఉండాలి అది నిర్ధారించడానికి సిస్టమ్ ఒక డికేడ్ తక్కువగా ఉండే స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ కి మారాలి కాబట్టి నేను సంఖ్యలను సరిగ్గా ఉంచాలి నేను స్విచ్చింగ్ రెగ్యులేటర్ తీసుకుంటే అది 2 మరియు 8 మైక్రోసెకన్ల మధ్య ఎక్కడైనా స్పందిస్తుంది కాబట్టి ఇది 0 25 మైక్రోసెకన్ల బదులు ఒక మైక్రో సెకను సమయం పడుతుంది

కాబట్టి ఇది చాలా తక్కువ భాగాలను కలిగి ఉన్నందున ఇది నిజంగా వేగంగా ఉంటుంది కాబట్టి LDO ను ఉపయోగించడం చాలా సులభం ఎందుకంటే ఇది సాధారణ చిప్ కాబట్టి నేను దానికి Vin ఇస్తాను 'ఇన్పుట్ కెపాసిటర్' 'input capacitor' ను 'గ్రౌండ్' కి కనెక్ట్ చేసే పిన్ ఉంటుంది నేను దానిని Ci అని పిలుస్తాను నాకు ఫీడ్బ్యాక్ అందించే ఉద్దేశ్యంతో 2 రెసిస్టర్లను కనెక్ట్ చేస్తాను నేను అవుట్పుట్ కెపాసిటర్ కలిగి ఉన్నాను మరియు ఇది Vout ఇది చాలా సరళంగా కనిపిస్తుంది కానీ కొన్నిసార్లు నేను 'ఎనేబుల్ పిన్' ఉపయోగించి ఇన్పుట్ నుండి ఔట్పుట్ను నియంత్రించాలనుకుంటాను 'ఎనేబుల్ పిన్' ఒకటి అయితే ఇన్పుట్ వాస్తవానికి అవుట్పుట్కు మారుతుంది ఇది అనేక పవర్ మేనేజ్ మెంట్ ఆల్గోరిథింల లో ఉపయోగపడుతుంది నేను ఈ సమస్యను ఒక పిన్తో వివరిస్తాను మరియు పవర్ ని సమర్థవంతంగా నిర్వహించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చో చెప్తాను

ఈ సర్క్యూట్ గురించి ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఈ Cout కెపాసిటర్ను ఎన్నుకోవాలి మరియు రెగ్యులేటర్ యొక్క స్థిరత్వం దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఎంపిక ముఖ్యం కాబట్టి అవుట్పుట్ కెపాసిటర్ ఇక్కడ ఒక ముఖ్యమైన భాగం సాధారణంగా ఇది 'టాంటాలమ్' లేదా 'ఎలక్ట్రోలైటిక్' 'tantalum' or 'electrolytic' కెపాసిటర్ ఈ LDO మరియు ఎంబెడెడ్ IoT డిజైన్ కోసం LDO యొక్క తప్పు ఎంపిక ఎలా రెస్పాన్స్ టైం మరియు పవర్ కంసంప్షన్ పరంగా విపత్తుకు ఎలా దారితీస్తుందో లాంటి అంశాలపై నేను మరింత చర్చిస్తాను

ఒక రాజీగా ఇక్కడ ఫ్లూక్టువేటింగ్ ఇన్పుట్ వచ్చింది కాబట్టి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ కలిగి ఉన్న DC ఇన్పుట్ ని తీసుకున్నాను మరియు అవుట్పుట్ వద్ద స్థిరమైన DC ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాను ఒక LDO దీన్ని చేయగలదని నేను చెప్పాను మరియు LDO ను తగిన పద్ధతిలో ఎన్నుకోకపోతే నా IoT సిస్టమ్ సబ్ ఆప్టిమల్ డిజైన్ తో ముగుస్తుంది కాబట్టి పరిశోధకులు ట్యూనింగ్ మరియు ఒక నిర్దిష్ట అనువర్తనం కోసం LDO ని ఎలా ఎంచుకున్నారనే దానిపై నేను ప్రముఖ కథనాల నుండి కొన్ని కేస్ స్టడీస్ను చూడవలసి ఉంటుంది

కాబట్టి మేము మీకు 3 ప్రయోగాలు ఇక్కడ చూపిస్తాము మొదటి ప్రయోగం ఏమిటంటే లోడ్ కరెంట్ పెరిగినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ Vout కు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం లోడ్ కరెంట్ పెరిగినప్పుడు కనెక్ట్ చేయబడిన డిఫరెంట్ లోడ్స్ మారతాయి వీటిని మీరు గమనించాలి కాబట్టి ఇక్కడ ఉన్న సెటప్ లో పవర్ సప్లై పైన మనం ఒక DC ఎలక్ట్రానిక్ లోడ్ను ఉంచాము మరియు ఇది వాస్తవానికి మనం సవరించగలిగేది అంటే మనం డిఫరెంట్ ఔట్పుట్ కర్రెంట్స్ ను సెట్ చేయగలుగుతాము ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ న మల్టీమీటర్లో ఇన్పుట్ వోల్టేజ్ మరియు ఇన్పుట్ కరెంట్ కూడా ఉంది పవర్ సప్లై ఇచ్చిన తర్వాత మొదటి మల్టీమీటర్లో మీరు అవుట్పుట్ వోల్టేజ్ చూస్తారు మరియు ఎక్స్ట్రీమ్ రైట్ న ఉన్న రెండవ మల్టిమీటర్ లో అవుట్పుట్ కరెంట్ ను చూస్తారు

శీఘ్ర పరిశీలనలో మనం చూసేది ఏమిటి అంటే ఇన్పుట్ వోల్టేజ్ 10 వోల్ట్లు మరియు అవుట్పుట్ 5 వోల్ట్లు ఉండాలి దీని అర్థం 5 వోల్ట్ అవుట్పుట్కు సెట్ చేయబడిన LDO అవుట్పుట్ కరెంట్ 25 గా ఉండాలి కాని 25 ఇన్పుట్లో ఉందని నేను చూడగలను మరియు అవుట్పుట్ వద్ద నాకు 24 లభిస్తుంది సిద్ధాంతం లో వివరించినట్లు క్విసెంట్ కరెంట్ ఉంది క్విసెంట్ కరెంట్ డ్రాప్ LDO వద్ద ఉంది మరియు నేను అవుట్పుట్ వద్ద ఒక మిల్లియాంపియర్లు తక్కువగా పొందుతాను ప్రస్తుత కరెంట్ వినియోగం 25 మిల్లియాంపియర్లు ఏమి జరుగుతుందో చూడటానికి నేను ఇప్పుడు అవుట్పుట్ కరెంట్ ను100 నుండి 125 మిల్లియాంపియర్ల కు పెంచుతాను ఇది ఇప్పటికీ 4 95 వోల్ట్ల రెగ్యులేషన్ లో ఉంది 5 వోల్ట్లకు దగ్గరగా ఉంది ఇది సెట్ చేయబడింది మరియు అవుట్పుట్ లోడ్ 124 వద్ద ఉంది ఇది 127 వద్ద ఉంది మరియు ఇప్పుడు ఇది 150 వద్ద ఉంటే అవుట్పుట్ 152 వద్ద ఇది 149 వద్ద ఉందని చూడవచ్చు లోడ్ కరెంట్ పెరిగేకొద్దీ ఇన్పుట్ మరియు అవుట్పుట్ కరెంట్ మధ్య డిఫరెన్స్ కూడా పెరుగుతుందని ఇది సూచిస్తుంది

ఇక్కడ ఇది 3 మిల్లియాంపియర్లు ఇది అధిక అవుట్పుట్ పవర్ ఇస్తున్నకొద్దీ LDO కూడా చాలా పవర్ ని తన వద్ద నుంచి డిసిపెట్ చేస్తుంది మరొక ప్రయోగంలో నేను ప్రదర్శించగల విషయాలలో ఇది ఒకటి కాబట్టి మారుతున్న లోడ్ కరెంటుకు Vout చాలా స్థిరంగా ఉంటుంది ఇన్పుట్ మరియు అవుట్పుట్ వోల్టేజ్ స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అవుట్పుట్ కరెంట్కు 24 మిల్లియాంపియర్స్ అవసరమైతే అది పవర్ సోర్స్ నుండి రావాలి మరియు ఆ పవర్ సోర్స్ ఇన్పుట్ కరెంట్ను అందించగలదు సారాంశం ఏమిటి అంటే లోడ్ కరెంట్ మారుతున్నప్పటికీ LDO దాని రెగ్యులేషన్ ను కొనసాగించగలదు ఇన్పుట్ వోల్టేజ్ మారితే ఏమి జరుగుతుందో తదుపరి ప్రశ్న చివరి ఎడమ వైపున ఇన్పుట్ వోల్టేజ్ ఉంది కుడి వైపున అవుట్పుట్ కరెంట్ మీటర్ ఉంది పవర్ సప్లై యొక్క కుడి వైపున అవుట్పుట్ ఉంటుంది మరియు ఇన్పుట్లు ఎడమ వైపున ఉంటాయి మేము ఎలక్ట్రానిక్ లోడ్ను ఉపయోగించి కొంత కరెంటు ను అప్లై చేస్తాము ఎలక్ట్రానిక్ లోడ్ 25 మిల్లి యాంపియర్స్ కు సెట్ చేయబడింది లోడ్ కరెంట్ 25 మిల్లియాంపియర్స్ కు స్థిరంగా ఉన్నప్పుడు మరియు ఇన్పుట్ వోల్టేజ్ 10 నుండి 30 వోల్ట్ల అయిదేసి వోల్ట్లు పెంచుకుంటూ వెళితే సిస్టమ్ అవుట్పుట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ను కొనసాగిస్తుంది మరియు డెలివర్ చేయబడిన అవుట్పుట్ పవర్ కూడా అలాగే ఉంటుంది తదుపరి పట్టికలు దానిని హైలైట్ చేస్తాయి మరియు దానిని చూద్దాం ఇన్పుట్ మార్చబడింది మరియు నేను ఇన్పుట్ను 10 నుండి 30 వరకు మార్చాను అవుట్పుట్ బాగా రెగ్యులేటెడ్ గా ఉంది ఇన్పుట్ వోల్టేజ్ సిస్టంలో మార్పు ఉన్నప్పటికీ స్థిరంగా ఉందని మరియు వోల్టేజ్ రెగ్యులేటర్ నిజానికి చూడండి సమయం 6220 స్థిరంగా కొనసాగుతుందని ఇది స్పష్టం చేస్తుంది ఇప్పుడు నేను ఎఫిషియన్సీ ని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాను పవర్ సప్లై పైన మీరు చూసే లోడ్ కరెంట్ను నేను మారుస్తూనే ఉంటాను వోల్టేజ్ 8 వోల్ట్ల వద్ద ఫిక్స్ అయ్యింది మరియు వాస్తవానికి ఏమి జరుగుతుందో గమనించండి ఇన్పుట్ 8 ఇన్పుట్ కరెంట్ 50 మిల్లియాంపియర్స్ అవుట్పుట్ 4 9 ఇది 5 వోల్ట్లకు దగ్గరగా ఉంటుంది మరియు అవుట్పుట్ కరెంట్ 49 మిల్లియాంపియర్స్ ఈ లోడ్ రెసిస్టర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తోంది నేను ఇన్పుట్ను సవరించాను మరియు అవుట్పుట్ లోడ్ కరెంట్ను 75 మిల్లి యాంపియర్లకు చేసాను మరియు 24 నుండి 124 మిల్లియాంపియర్ల వరకు ప్రయోగాన్ని నిర్వహిస్తాను ఇప్పుడు ఫలితాల సారాంశాన్ని చూద్దాం Vin 8 వోల్ట్ల వద్ద మైంటైన్ చేయబడుతుంది లోడ్ అవుట్పుట్ 24 నుండి 149 కు మార్చబడింది ఎఫిషియన్సీ 60 వద్ద నిర్వహించబడుతుందని పట్టిక లోని కాలమ్ సూచిస్తుంది ఇప్పుడు నేను ఇన్పుట్ను 8 నుండి 10 వోల్ట్లకు మారుస్తాను మరియు ఆ ఎలక్ట్రానిక్ లోడ్ను ఉపయోగించి అవుట్పుట్ లోడ్ కరెంట్ ను 24 నుండి 124 మిల్లియాంపియర్స్ వరకు మారుస్తాను అలా చేయడం వల్ల ఎఫిషియన్సీ పడిపోయిందని నేను కనుగొంటాను ఇప్పుడు Iout Iin అవునా అవును దాదాపుగా ఎఫిషియన్సీ Iout చే ప్రభావితమవుతుంది Vin పెరుగుతున్న కొద్దీ ఎఫిషియన్సీ తగ్గుతుంది

కాబట్టి ఈ పట్టికలో మేము డ్రాప్ను అంచనా వేయగలిగే రీతిలో ప్రయోగం చేయవచ్చో లేదో కనుగొని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాము లోడ్ కరెంట్ 24 నుండి 149 మిల్లియాంపియర్లకు మారుతుంది లోడ్ కరెంట్ 24 నుండి మారుతుంది LDO వద్ద ఉన్న డ్రాప్ కూడా లో కరెంటు తో పెరుగుతుంది 16 కంటే తక్కువగా ఉంటుంది మరియు నేను ఎక్కువ మరియు అధిక అవుట్పుట్ లోడ్ కరెంటు ని డ్రా చేస్తున్నపుడు LDO వద్ద డ్రాప్ కూడా పెరుగుతుంది LDO వద్ద ఉన్న డిసిపేషన్ లోడ్ కరెంటు తో పాటుపెరుగుతుందని ఇది సూచిస్తుంది ఇది LDO యొక్క సారాంశం చాలా ధన్యవాదాలు